మీరు ఫ్లూయిడ్ రొటేషన్ మరియు స్ట్రీమ్ ఫంక్షన్ కనుక్కోవాలి మళ్ళీ ఇది మాట్లాడటానికి చాలా సులభమైన సందర్భం కాని మనం ఫ్లూయిడ్ రొటేషన్ ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడల్లా ఈ ప్రత్యేక ప్రాబ్లంలో అడిగిన చాలా ముఖ్యమైన భావనను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము అదేమిటంటే సర్క్యూలేషన్ అబౌట్ కర్వ్ అంటే ఏమిటి అనేది ఇప్పుడు మనం ఈ లైన్స్ y 0 x1 y1 x0 తో బౌండెడ్ చెయ్యబడిన సర్క్యూలేషన్ అబౌట్ కర్వ్ అంటే ఏమిటో నేర్చుకుందాం కాబట్టి మనం ఈ ప్రాబ్లం లో సర్క్యూలేషన్ అనే కొత్త పదాన్ని చూస్తున్నాము మన ఈ ప్రాబ్లమ్ ని కాసేపు పక్కన పెట్టి అసలు ప్రసరణ అంటే ఏమిటో నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం మరియు అప్పుడు దానిని ఉపయోగించడానికి ప్రయత్నిద్దాం ప్రసరణ అనే పదం మరీ కొత్త పదం ఏమీ కాదు మనం ఇంతకుముందు నేర్చుకున్నదానికి చాలా సంబంధితంగా ఉంటుంది ఇది వొర్టీసీటీ అనే కాన్సెప్ట్ కి చాలా దగ్గర సంబంధితంగా ఉంది అనే విషయం మనం చూద్దాం ఉదాహరణకి మనకు ఒక లైన్ ఒక మూసివేయబడిన ఆకృతి ఉంది అనుకుందాం ఆకృతి ఏదో ఒక వక్ర రేఖ తో మూసివేయబడింది ఇప్పుడు మీరు ఆ ఆకృతి మీద ఇలాంటి ఒక లైన్ ఎలిమెంట్ ని తీసుకున్నారు అనుకుందాం అప్పుడు మీకు ఒక వెలాసిటి వెక్టార్ ఉండొచ్చు దాన్ని v అనుకోండి మరియు మీరు ఈ లైన్ ఎలిమెంట్ కి దిశను ఇవ్వడం ద్వారా వెక్టర్ ను కేటాయించవచ్చు మీరు సవ్యదిశలో లేదా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో కదులుతున్నామని అనుకుందాం ఇక్కడ మనం యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో వెళ్తున్నాము కాబట్టి మీరు దీన్ని కర్వ్ X రూపంలో వ్యక్తీకరించవచ్చు లేదా ఇక్కడ వక్రరేఖ V వెక్టార్ ఫంక్షన్ f అనేది ఇక్కడ V ds అనేది ఉపరితలం యొక్క ఎలిమెంట్ మరియు s అనేది చాలా ముఖ్యమైనది అదేమిటంటే ఈ మూసివున్న వక్రరేఖ కి చుట్టూవున్న మొత్తం సర్ఫేస్ కాబట్టి మీరు ఒక ప్లేన్ లో విలువ గురించి మాట్లాడితే దీని నుండి మొదటి పరిశీలన ఏమిటంటే ఇది వోర్టిసిటీ వెక్టర్ తప్ప మరొకటి కాదని మీరు స్పష్టంగా చూడవచ్చు కాబట్టి మీరు ఈ వోర్టిసిటీ వెక్టర్ ను ఇక్కడ ఉపయోగించినప్పుడు ప్రసరణ అనేది మీరు వోర్టిసిటీ పరంగా ఎలా వ్యక్తీకరిస్తారనేది మాత్రమే కాదు ఇది సుమారు యూనిట్ ఏరియాకి వోర్టిసిటీ అవుతుంది లేదా వేరొక విధంగా చెప్పాలంటే యూనిట్ ఏరియాకి వోర్టిసిటీ అని కాకుండా ప్రసరణ అంటే వోర్టిసిటీ x ఏరియా అని చెప్పవచ్చు కాబట్టి ప్రసరణ ను మీరు ఎలా లెక్కించవచ్చో తెలుసుకోవడానికి ఈ ప్రత్యేకమైన గణిత రూపంలోకి వెళ్ళే ముందు ఒక ఉదాహరణ తీసుకుందాం ఇప్పుడు ఇలాంటిదే కాకుండా వేరొక ఉదాహరణను తీసుకుందాం కాని ఈ ప్రాబ్లం ను పరిష్కరించడానికి ఆ ఉదాహరణ నుండి మనం నేర్చుకున్న వాటిని ఉపయోగించుకుంటాము కాబట్టి ఈ వేరొక ఉదాహరణలో వెలాసిటీ కంపోనెంట్స్ యొక్క పోలార్ కోఆర్డినేట్స్ ఇలా ఉన్నాయి మనం మూసి ఉన్న ఆకృతి చుట్టూ ప్రసరణ ఎంతో కనుక్కోవాలి అనుకుంటున్నాం కాబట్టి మూసి ఉన్న ఆకృతి అంటే పోలార్ కోఆర్డినేట్స్ రూపంలో ఉన్న ఒక ఎలిమెంట్ కాబట్టి ఇది A B C D ఇప్పుడు మనం ప్రసరణ ఎంతో కనుక్కోవడానికి ఆసక్తిగా ఉన్నాం మొదటగా మనం పాయింట్ A నుండి కదలడం మొదలుపెడతాం కాబట్టి ఈ దిశలో మనం పాయింట్ A నుండి B కి వెళ్తున్నాం మీరు A నుండి B కి వెళ్ళినప్పుడు v అనేది dl కి వ్యతిరేకంగా గీయాలి కాబట్టి v dl అనేది గుర్తుతో ఉంటుంది కాబట్టి AB కి BC కి 0 అవుతుంది CD కి అవుతుంది DA కి 0 అవుతుంది కాబట్టి ఇది వోర్టిసిటీ లాంటిది ఇక్కడ మనకు లభించేది ఏమిటంటే ఇదే కాన్సెప్ట్ యొక్క ఉదాహరణకి ఉదాహరణ ఇది కేవలం వెక్టర్ కాలిక్యులస్ సిద్ధాంతం యొక్క వివరణాత్మక ఉదాహరణ అటువంటి పరిస్థితి లో మీరు వోర్టిసిటీకి సమానమైన యూనిట్ ఏరియా కి ప్రసరణ ఎంతో కనుగొనవచ్చు దాని నుండి మీకు వోర్టిసిటీ కి ప్రసరణ కి ఉన్న సంబంధం ఏమిటో తెలుస్తుంది కాబట్టి మీరు ఒకదాన్ని కనుగొంటే స్వయంచాలకంగా మరొకదాన్ని కనుగొనవచ్చు ఇటువంటి ఉదాహరణలో మీకు r మరియు ఉంటే దాన్ని ఫోర్స్డ్ వొర్టెక్స్ అని అంటాం కాబట్టి ఇది ఎలాంటిదంటే మీరు వ్యవస్థకు యాంగులర్ వెలాసిటీ ని కలిగి ఉండటం ద్వారా ప్రవాహంలో ధృడమైన వస్తువు రొటేషన్ ని సృష్టించడం లాంటిది మనం ఇంతకుముందు ఉపన్యాసంలో చర్చించినట్టుగా ఒక సీలిండ్రికల్ ట్యాంక్ ఉంది మరియు మీరు పరిమితిలో సీలిండ్రికల్ ట్యాంక్ను తిప్పడం ప్రారంభిస్తారు స్నిగ్ధత ను నిర్లక్ష్యం చేస్తున్నందున ఇది సంపూర్ణమైన పారాబొలాయిడ్ ఆకారాన్ని తీసుకుంటుంది ఇది ఫోర్స్డ్ వొర్టెక్స్ కి ఉదాహరణ కాబట్టి వోర్టిసిటీ అనేది యూనిట్ ఏరియాకి ప్రసరణ ఎంతో ఇస్తుంది ఇలాంటి ఒక ఏరియా ని తీసుకున్నారని అనుకోండి ఇది ఒక వృత్తం ఇలాంటి ఏరియా ని తీసుకున్నారు అనుకుందాం ఇది వృత్తం యొక్క కేంద్రం మరియు ప్రసరణ ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తోంది మనం చూసినట్లయితే కొన్ని సందర్భాల్లో మూలాన్ని కలిపితే ఈ నిర్వచనం పరిమితం చేయబడుతుంది కాబట్టి సంబంధిత ప్రాబ్లం ఏమిటో వివరించే మరొక ఉదాహరణ తీసుకుందాం కాబట్టి ఒక ఉదాహరణ 2 ను తీసుకోండి ఉదాహరణ 1 మరియు ఉదాహరణ 2 యొక్క అవగాహనతో మనం పరిష్కరించబోయే ఈ ఉదాహరణ ప్రాబ్లం ని సులభంగా చెయ్యవచు ఉదాహరణ 2 ని మనం ఫ్రీ వొర్టెక్స్ అని అంటాము ఫ్రీ వొర్టెక్స్ అంటే ఏమిటి కాబట్టి ఫ్రీ వొర్టెక్స్ free vortex ని గా నిర్వచించవచ్చు ఇది వ్యాసార్థానికి ఇన్వెర్స్లీ ప్రొపోర్షనల్ గా ఉంటుంది మరియు vr0 మీరు ఇలాంటి స్థితిని వంటగదిలో ఉండే సింక్ లో చూడవచు మీరు ట్యాప్ ని వదిలి నీరు బయటకి పోకుండా బయటకి వెళ్లే మార్గాన్ని మూసివేసి సింక్ ని నింపండి ఇప్పుడు మీరు నీరు బయటకి వెళ్లే మార్గాన్ని ఒక్కసారిగా తెరిస్తే నీరు బయటకి వెళ్లే పైప్ నుండి వెళ్ళిపోతుంది సింక్ యొక్క సెంటర్ లో బాగా ఎక్కువ వెలాసిటీతో నీరు బయటకి వస్తుంది కాబట్టి అక్కడ ప్రవాహంలో భ్రమణం అనే భావన ఉంటుంది అనేది వ్యాసార్థాని కి ఇన్వెర్స్లీ ప్రొపోర్షనల్ లో ఉంది గణితశాస్త్రపరంగా ఇది r 0 వద్ద ఏకత్వం గా ఉంది ఎందుకంటే r 0 వద్ద అవుతుంది మరియు మనం అనంతమైన వెలాసిటీ ని కలిగి ఉండలేం వోర్టిసిటీ 0 ఉన్న ఇలాంటి వాటిని ఇర్రోటేషనల్ ఫ్లో అంటారు కాబట్టి ఇర్రోటేషనల్ ఫ్లో 0 వోర్టిసిటీ తో కూడిన ప్రవాహం మనం త్వరలో ఇర్రోటేషనల్ ఫ్లో కాన్సెప్ట్ గురించి చర్చిద్దాం ఇర్రోటేషనల్ ఫ్లో అంటే సులభమైన నిర్వచనం ఏమిటంటే 0 లేదా నల్ వోర్టిసిటీ వెక్టర్ మరియు దీని యొక్క పేరుని బట్టే ప్రవాహంలో రోటేషనాలిటీ అనేది లేదని చాలా స్పష్టంగా తెలుస్తుంది అందుకే దీనిని ఇర్రోటేషనల్ ఫ్లో అంటారు ఇప్పుడు ఒకవేళ ఈ ఉదాహరణలో మీరు ఇలాంటి మూసి ఉన్న ఆకృతిని తీసుకున్నారనుకోండి నిర్వచనం ప్రకారం ఇది మూసి ఉన్న ఆకృతి మీరు ప్రసరణ కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నారనుకుందాం ఈ రెండు అంచులకి ప్రసరణ ఉండదు ఈ అంచు కి ప్రసరణ ఉంటుంది మరియు దాన్ని ఈ ఆకృతి మొత్తం కలిపితే స్పష్టంగా ఇలాంటి ఎలిమెంట్ తీసుకుంటే అది 0 అవ్వదు మనం ఇక్కడ చేస్తున్న భావపరమైన ముఖ్యమైన తప్పు ఏంటంటే మనం ఈ ఎలిమెంట్ ని ఎంచుకున్నప్పుడు దీనితో పాటు పాయింట్ ఆఫ్ సింగులారిటీ ని కూడా కలిపి తీసుకున్నాం ఆచరణాత్మక స్థితిలో వెలాసిటీ ప్రొఫైల్ vs r కనుక గీస్తే ఒకవేళ మీరు పూర్తిగా ఫ్రీ వొర్టెక్స్ అనే అర్ధంలో తీసుకుంటే ని నిర్వచించలేం కాబట్టి వాస్తవానికి r 0 కి దగ్గరగా ఉన్నప్పుడు ఇది నిర్బంధ సుడి అవుతుంది కనుక r 0 కి దగ్గరగా ఉంటే అలాగే ఇది ఇలా దాని నుండి దూరంగా ఉంటే ఇది నిర్బంధం కాని సుడి అవ్వొచ్చు కాబట్టి ఇది రెక్ట్యాంగులర్ హైపెర్బోల లాంటిది దీనికి దగ్గరగా భ్రమణం వుంది కాబట్టి ఇదొక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఫ్రీ వొర్టెక్స్ లేదా నిర్బంధ సుడి ఈ రెండిట్లో ఏదీ కూడా ఆచరణాత్మక ఉదాహరణలు కావు కానీ వాటి యొక్క కలయిక ఆచరణాత్మకంగా ఉంటుంది దీనినే రాంకిన్ సుడి అంటాము ఇది ఫ్రీ వొర్టెక్స్ మరియు ఫోర్స్డ్ వొర్టెక్స్ forced vortex యొక్క కలయిక ఒక ప్రత్యేకమైన వ్యాసార్థం వరకు అంటే క్రిటికల్ వ్యాసార్థం వరకు ఇది ఫోర్స్డ్ వొర్టెక్స్ లాగా ఉంటుంది ఆ తర్వాత ఇది ఫ్రీ వొర్టెక్స్ అవుతుంది దీనికి ప్రకృతిలో సంభవించే శాస్త్రీయ ఉదాహరణ సుడిగాలి కాబట్టి టోర్నడో యొక్క కన్ను కి దగ్గరగా ఉన్నది ఫోర్స్డ్ వొర్టెక్స్ ఇక్కడ రొటేషన్ బలంగా ఉంటుంది ఆ తర్వాత ఉన్నది ఫ్రీ వొర్టెక్స్ కాబట్టి టోర్నడో అనేది దాదాపుగా ఫ్రీ వొర్టెక్స్ మరియు ఫోర్స్డ్ వొర్టెక్స్ యొక్క కలయిక కలిగిన రాంకిన్ వొర్టెక్స్ అని చెప్పవచ్చు ఒకవేళ ఇలాంటి కలయిక ఉంటే మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏమిటంటే క్రిటికల్ వ్యాసార్థం దగ్గర అంటే ప్రవర్తన అనేది నిర్బంధం కాని సుడి నుండి ఫోర్స్డ్ వొర్టెక్స్ కి మారేటప్పుడు అనేది ఫ్రీ వొర్టెక్స్ మరియు ఫోర్స్డ్ వొర్టెక్స్ యొక్క పరిశీలనలనలకి సమానంగా ఉండాలి ఎందుకంటే కొనసాగింపులేని వెలాసిటీ ఫీల్డ్ ఉండదు కనుక భౌతిక భావంలో వెలాసిటీ క్షేత్రం అనేది కంటిన్యుయస్ గా ఉంటుంది ఇప్పుడు మనం ఈ ఉదాహరణకు వస్తే మనం ఈ ఉదాహరణను ప్రసరణ కనుక్కోవడానికి ఉపయోగించుకోవడానికి ప్రయత్నిద్దాం కాబట్టి మొదట మీరు వెలాసిటీ వెక్టార్ యొక్క కర్ల్ కనుక్కోవాలి ఇది 2 డైమెన్షనల్ క్షేత్రం రొటేషన్ 0 అంటే వొర్టీసీటీ కూడా 0 అలాగే ప్రసరణ మరియు వొర్టిసిటీ మధ్య వున్న సంబంధం వల్ల y 0 మరియు 1 x 0 మరియు 1 సరిహద్దులుగా కల ఒక కర్వ్ వచ్చింది కాబట్టి ఇది రెక్ట్యాంగులర్ కాంటర్ లాంటిది ఇది x 0 ఇది x 1 ఇది y 0 ఇది y 1 కాబట్టి ఇది ఆకృతి ఇది ఆకృతి కి చుట్టూ ఉన్న ఏరియా దీనిలో పాయింట్ ఆఫ్ సింగులారిటీ అనేది కలపలేదు కాబట్టి ఇది ఒక వాలీడ్ ఏరియా ఈ వక్రరేఖ పరంగా ఉన్న ప్రసరణ ని వొర్టీసీటీ రూపంలో వ్యక్తీకరిస్తాము తరువాత మనం ప్రవాహం యొక్క రొటేషనాలిటీ కి చాలా దగ్గర సంబంధం వున్న మరొక కాన్సెప్ట్ కి వెళదాం మరియు ఆ కాన్సెప్ట్ ఏమిటంటే వెలాసిటీ పొటెన్షియల్ వెలాసిటీ పొటెన్షియల్ అంటే ఏమిటి మరియు దానికి సంబందించిన ముఖ్యమైన పరిశీలనలు ఏంటో చూద్దాం ఇర్రోటేషనల్ ఫ్లో స్థితిని పరిగణిద్దాం కాబట్టి దీన్ని కేవలం ఇర్రోటేషనల్ ఫ్లో కి మాత్రమే నిర్వచించగలం కనుక మనం ఇర్రోటేషనల్ ఫ్లో కి నిబంధన కనుక్కోవాలి ఇర్రోటేషనల్ ఫ్లో కి నిబంధన ఏమిటి వెలాసిటీ వెక్టార్ యొక్క కర్ల్ అనేది నల్ వెక్టార్

మీరు చూసినట్లయితే వీటిని పారామితి రూపంలో ఇలా రాయవచ్చు సాధారణంగా ఇది x y z యొక్క ఫంక్షన్ అప్పుడు ఈ నిర్వచనం అనేది ఈ అవసరాన్ని సంతృప్తిపరుస్తుంది ఇది చాల స్పష్టంగా ఉంది ఎందుకంటే థియరీ ఆఫ్ వెలాసిటీ ఫీల్డ్స్ ప్రకారం ఒకవేళ వెక్టార్ యొక్క కర్ల్ శూన్య వెక్టార్ అయితే అప్పుడు ఆ వెక్టార్ ని స్కేలార్ ఫంక్షన్ యొక్క గ్రేడియంట్ గా గుర్తించవచ్చు కాబట్టి ఒకవేళ కర్ల్ 0 అయితే ఇది శూన్య వెక్టార్ అవుతుంది మనం మాట్లాడుతున్నది జనరల్ వెలాసిటీ ఫీల్డ్ ఇక్కడ ఇది వెలాసిటీ వెక్టార్ క్షేత్రం ఇలాంటి క్షేత్రంలో ఎప్పుడైతే క్షేత్రం యొక్క కర్ల్ నల్ వెక్టార్ అవుతుందో దాన్ని మనం కన్సర్వేటివ్ వెలాసిటీ క్షేత్రం అని అంటాము కాబట్టి సాధారణంగా ఫీల్డ్ థియరీ లో ఒక కర్ల్ ఆఫ్ వెక్టార్ ఫీల్డ్ నల్ వెక్టార్ అయితే ఆ ఫీల్డ్ కన్సర్వేటివ్ ఫీల్డ్ అవుతుంది దాన్ని స్కేలార్ పొటెన్షియల్ యొక్క గ్రేడియంట్ రూపంలో వ్యక్తీకరించవచ్చు 1 నుండి 2 వరకు వెళ్ళడానికి జరిగిన పని వెళ్లిన మార్గం మీద ఆధారపడి లేదు మరియు అది కేవలం పొటెన్షియల్ యొక్క వ్యత్యాసం మీద ఈ సందర్భంలో అయితే పొటెన్షియల్ ఎనర్జీ మీద ఆధారపడి ఉంది కాబట్టి మార్గం మీద ఆధారపడటం అనేది క్షేత్రం యొక్క కన్సర్వేటివ్ స్వభావం నుండి వస్తుంది కాబట్టి కన్సర్వేటివ్ క్షేత్రం లో అని అంటున్నామంటే కన్సర్వేటివ్ వెలాసిటీ క్షేత్రం గురించి మాట్లాడుతున్నాం కన్సర్వేటివ్ శక్తి క్షేత్రం గురించి కాదు కానీ భావన చాలా సారూప్యంగా ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే మీకు అలాంటి కన్సర్వేటివ్ క్షేత్రం ఉంటుందో ఆ క్షేత్రాన్ని పొటెన్షియల్ యొక్క గ్రేడియంట్ రూపంలో వ్యక్తీకరించవచ్చు అలాంటి వాటిలో పార్టికల్ మెకానిక్స్ లో గ్రావిటేషనల్ ఫీల్డ్ లో వుండే పొటెన్షియల్ అనేది పొటెన్షియల్ ఎనర్జీ అని మనకి తెలుసు ఇక్కడ మనం మాట్లాడుతున్నది వెలాసిటీ ఫీల్డ్ గురించి ఇప్పుడు మనం వెలాసిటీ పొటెన్షియల్ మరియు స్ట్రీమ్ ఫంక్షన్ మధ్య ఉన్న సంబంధం గురించి చెప్పడానికి ఆసక్తిగా వున్నాం ఇప్పుడు మనకు వాటి మధ్య సంబంధం గురించి ఆసక్తి ఉన్నప్పుడు అవి పోల్చదగినవి అయి ఉండాలి కాబట్టి ఏ సందర్భంలో ఏ పరిస్థితులలో వాటిని పోల్చవచ్చు ఇప్పుడు లక్ష్యం ఏమిటంటే వెలాసిటీ పొటెన్షియల్ మరియు స్ట్రీమ్ ఫంక్షన్ మధ్య ఉన్న సంబంధం కనుక్కోవడం మరియు దాని కోసం ఎటువంటి ప్రవాహాన్ని పరిగణిస్తాం కాబట్టి మనం రెండిటిని నిర్వచించగలిగిన ప్రవాహాన్ని పరిగణించాలి స్ట్రీమ్ ఫంక్షన్ ని ఎప్పుడు నిర్వచించగలం 2 డైమెన్షనల్ ఇన్ కంప్రెసిబుల్ ఫ్లో కి నిర్వచించగలం వెలాసిటీ పొటెన్షియల్ ని ఇర్రోటేషనల్ ఫ్లో కి నిర్వచించగలం కాబట్టి రెండిటిని నిర్వచించాలంటే ప్రవాహం అనేది 2D ఇన్ కంప్రెసిబుల్ ఇర్రోటేషనల్ అవ్వాలి Now if at a common x y ఒకవేళ కనీసం ఒక కంపోనెంట్ 0 అయితే మీరు 0 తో భాగించాల్సి రావొచ్చు కాబట్టి ఇవి 0 కాకుండా చూసుకోవాలి ఇవి 0 కానప్పుడు మాత్రమే మీరు వాటిని రద్దు చెయ్యొచ్చు మరియు మీరు రెండిటిని రద్దు చేస్తున్నప్పుడు u v రెండూ 0 కాకుండా చూసుకోవాలి ఎందుకంటే ఆ రెండూ హారం లోనే ఉంటాయి ఇక్కడ మీకు ఇలాంటి ట్యాంజెంట్ ఉంది మరియు ఇక్కడ ఇలాంటి ట్యాంజెంట్ ఉంది ఈ రెండు ఒక దానితో ఒకటి పెర్ఫెన్దిక్యూలర్ గా వున్నాయి అందువల్ల ముఖ్యమైన విషయం ఏమిటంటే అనేది స్థిరమైన రేఖలకు సమానం వీటిని ఈక్విపోటెన్షియల్ రేఖలు అంటారు కాబట్టి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ థియరీ లో మీరు పొందే ఈక్విపోటెన్షియల్ రేఖ కు ఇది చాలా పోలి ఉంటుంది కాబట్టి మరియు ఈ రెండు రేఖలు కొన్ని పాయింట్ల వద్ద తప్ప మిగతా మొత్తం ప్రవాహ క్షేత్రం లో ఒక దానితో ఒకటి పెర్ఫెన్దిక్యూలర్ గా ఉన్నాయి ఆ పాయింట్ల వద్ద వెలాసిటీ 0 ఉంటుంది వాటినే స్టాగ్నేషన్ పాయింట్లు అని అంటారు కాబట్టి స్తబ్దత పాయింట్ దగ్గర v అనేది 0 ఉంటుంది స్తబ్దత పాయింట్ దగ్గర వాటి మధ్య సంబంధం ఉండదు ఎందుకంటే అక్కడ మనం వాటిని కనుక్కోలేము కాబట్టి ఫ్లో ఫీల్డ్ మొత్తం స్ట్రీమ్ లైన్స్ మరియు ఈక్విపోటెన్షియల్ రేఖలు పెర్ఫెన్దిక్యూలర్ గా ఉంటాయి అనేది నిజం కాదు అవి స్తబ్దత పాయింట్ దగ్గర తప్ప మిగతా అన్ని పాయింట్ల దగ్గర ఒకదానితో ఒకటి పెర్ఫెన్దిక్యూలర్ గా ఉంటాయి ఇప్పుడు ఆఖరికి మరియు మధ్య సంబంధాన్ని తెలిపే ఈక్వేషన్స్ మనం చూస్తున్నాం మీరు 2 డైమెన్షనల్ ఇన్ కంప్రెసిబుల్ ఇర్రోటేషనల్ ఫ్లో స్థితి గురించి ఆసక్తిగా ఉన్నారు అనుకుందాం కాబట్టి మీకు 2 డైమెన్షనల్ ఇన్ కంప్రెసిబుల్ ఫ్లో ఉంటే అలాగే ఇర్రోటేషనల్ ఫ్లో ఉంటే మరియు అలాగే మీరు స్ట్రీమ్ ఫంక్షన్ యొక్క నిర్వచనంతో మొదలుపెడితే కాబట్టి మరియు రెండూ లాప్లాస్ ఈక్వేషన్ ని సంతృప్తిపరుస్తాయి సరిహద్దు పరిస్థితులు భిన్నంగా ఉన్నందున వాటి పరిష్కారాలు ఒకేలా ఉన్నాయని దీని అర్థం కాదు మరియు యొక్క అన్ని గవర్నింగ్ సమీకరణాలు ఒకటే కానీ సరిహద్దు పరిస్థితులు వేరుగా వున్నాయి కనుక పరిష్కారాలు వేరుగా ఉంటాయి కాబట్టి క్లుప్తంగా చెప్పాలంటే మనం స్ట్రీమ్ ఫంక్షన్ అంటే ఏమిటో నిర్వచించాము వెలాసిటీ పొటెన్షియల్ అంటే ఏమిటో నిర్వచించాము ఈ రెండిటిని 2 డైమెన్షనల్ ఇన్ కంప్రెసిబుల్ ఇర్రోటేషనల్ ప్రవాహానికి నిర్వచించినప్పుడు వాటి మధ్య సంబంధం ఉందని చూసాం మరియు ఈ రెండిటిని వాటియొక్క గవర్నింగ్ సమీకరణాలు మరియు ఆర్థోగొనాలిటీ పరంగా కూడా వ్రాశాము ఇప్పుడు చివరగా మనం ఏం చేస్తామంటే కొన్ని రకాల ప్రవాహాల యొక్క దృశ్య ప్రదర్శన చూసి చర్చను ముగిద్దాం కాబట్టి ఈ విజువల్ డెమోన్స్ట్రేషన్ ల్లో మనం కొన్ని ఉదాహరణలు చూద్దాం కాబట్టి ముందుగా చూస్తే ఇది షియర్ వైకల్పం అక్కడ ఒక లైన్ ఎలిమెంట్ గుర్తించబడి ఉంది మరియు ఇది రెండు కేంద్రీకృత సిలిండర్ల మధ్య ప్రవాహం మనం స్నిగ్దత గురించి చర్చిస్తున్నప్పుడు ఇలాంటి సందర్భాన్ని చూసాం ద్రవ ఎలిమెంట్ వైకల్పం చెందడం మీరు స్పష్టంగా చూడవచ్చు ద్రవ ఎలిమెంట్ అనేది రెక్టాంగ్యులర్ రూపం నుండి వైకల్పం చెందిన రూపంలోకి వస్తోంది మనం మాట్లాడుతున్న యాంగులర్ డిఫార్మేషన్ అంటే ఇది దీనిని మళ్ళీ ఒకసారి చూద్దాం మొదట ఇది రెక్ట్యాంగులర్ గా ఉంది కానీ షియర్ వల్ల అది ఎలా వైకల్పం చెందుతుందో చూడవచ్చు ఇప్పుడు మనం రెండవ ఉదాహరణ చూద్దాం అంటే సాధారణ సందర్భం లాంటిది చూద్దాం ద్రవ ఎలిమెంట్ అనేది ఒక మార్గంలో కదులుతున్నప్పుడు దానికి సాధారణ ప్రవర్తన ఉంటుంది కాబట్టి దానికి వైకల్పం ఉండవచ్చు ఇక్కడ ఇది కేవలం రొటేషన్ చెందుతుంది కానీ వైకల్పం చెందడం లేదు అని మనం చూడవచ్చు కాబట్టి ఇది స్వచ్ఛమైన భ్రమణం ఇప్పుడు మనం మూడవ ఉదాహరణ చూద్దాం మరియు ఇది చాలా ఆసక్తికరమైన ఫ్లో ఈ స్థితిలో దీనికి ఎటువంటి యాంగులర్ మోషన్ యాంగులర్ డిఫార్మేషన్ లేదా షియార్ వైకల్పం లేదా రొటేషన్ కానీ లేవు కాబట్టి ఇది కేవలం విస్తరిస్తున్నట్లుగా వుంది దీన్ని నేను మీకు సాధన చేయడం కోసం వదిలేస్తున్నా మీరు ఈ స్థితికి దారితీసిన వెలాసిటీ కంపోనెంట్స్ u మరియు v ని కనుక్కోండి ముఖ్యమైన ఆంక్షలు ఏమిటి y పరంగా u యొక్క పార్షియల్ డెరివేటివ్ మరియు x పరంగా v యొక్క పార్షియల్ డెరివేటివ్ రెండు 0 కి సమానం అవ్వాలి అప్పుడు యాంగులర్ వెలాసిటీ మరియు యాంగులర్ డిఫార్మేషన్ రెండూ 0 అవుతాయి మరియు అలాంటి ఫ్లో ని స్టాగ్నేషన్ పాయింట్ ఫ్లో అంటాము చివరిగా ఇన్ కంప్రెసిబుల్ ఫ్లూయిడ్ ఎలిమెంట్ యొక్క జనరల్ కేస్ అంటే ఈ ఫ్లూయిడ్ ఎలెమెంట్స్ ఎలా ప్రవహిస్తాయి అనేది చూద్దాం ఇది కంటిన్యూటీ ఈక్వేషన్ యొక్క విజువల్ డెమోన్స్ట్రేషన్ కాబట్టి ఎంత ప్రవాహం అయితే వస్తుందో అంతే ప్రవాహం వెళ్తుంది అని మనం చూడవచ్చు కాబట్టి మనకి అడ్డుగా వున్న మార్గం ఉంటే ఏమి జరుగుతుంది అంటే క్రాస్ సెక్షన్ ఏరియా లో తగ్గుదలని భర్తీ చెయ్యడానికి వెలాసిటీ పెరుగుతుంది కాబట్టి అనే వ్యక్తీకరణని మనం ఇంతకుముందే చూశాం ఈ రోజుకి ఇక్కడితో ముగిద్దాం